మీరు మునుపటి ఉపన్యాసంలో నేర్చుకున్నది ఏమిటంటే ష్రోడింగర్ సమీకరణ పరిష్కారాల కోసం మనకు ∫mndxmn ఉంది కాబట్టి మనం వేవ్ ఫంక్షన్లను మరియు nnxnxδx x ని సాధారణీకరించామని ఊహిస్తున్నాము మరియు హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ విధానం యొక్క సమానత్వాన్ని చూపించడానికి ఈ రెండు లక్షణాలను ఉపయోగించబోతున్నాము మరియు రెండుని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం కాబట్టి హైసెన్బర్గ్ యొక్క విధానంలోని ప్రధాన విషయం క్వాంటం కండిషన్ అని గుర్తుంచుకోండి ఇది px xpiఅంటే h2πi మాతృక రూపంలో ఉంటుంది దీని అర్థం pmlxln xmlpln అంటే నేను ఈ మ్యాట్రిక్స్ px xp యొక్క mn కాంపోనెంట్ I వరకు మొత్తం సమ్మేషన్ విలువ imn కి సమానం ష్రోడింగర్ పిక్చర్ నుండి మనం అదే పరిస్థితిని పొందగలమా మరియు అది అక్కడ నుండి రావడం అంటే ఏమిటి కాబట్టి దానిని చూద్దాం నేను ఈ ఆపరేషన్ ddx ని తీసుకుంటే కొంత ఫంక్షన్ f ddx xddxf f అని మొదటి దశను గుర్తించండి కాబట్టి మొదటి పదం నుండి మనకు xddxff మరియు రెండవ పదం xddxf మరియు మొదటి పదం మరియు చివరి పదం రద్దు అయ్యి f ని పొందాము కాబట్టి నేను ఒక ఫంక్షన్పై ddxx పనిచేస్తుందని నేనురాయగలను అంటే ddx మొదట xపై పని చేస్తుంది మరియు f ఈ రెండూ ఒక ఫంక్షన్పై పనిచేస్తాయి అంటే నేను x మరియు f లను గుణిస్తాను మరియు తర్వాత డెరివేటివ్ అవకలనం xddx తీసుకుంటే ఒకదానితో గుణించడం లాంటిది ప్రత్యేకించి నేను ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారం యొక్క nth ఐగెన్ ఫంక్షన్ గా fని తీసుకుంటే నేను ddxxn xdndxn ని కలిగి ఉంటాను నేను ఇప్పుడు రెండు వైపులా i ద్వారా గుణించి i ddxxn xi dndxi nఅని రాస్తాను తర్వాత నేను రెండు వైపులా mతో గుణించి xతో పరంగా ఇంటిగ్రేట్ చేస్తాను కాబట్టి నేను ఎడమ వైపునకు వెళ్లబోతున్నాను నేను దీనిని పొందబోతున్నాను ∞dx middxxn ∫dxm xi dnxdximnఇది m నిజానికి ఆర్తోగోనల్ అని మనం మునుపటి ఉపన్యాసంలో చూశాము కాబట్టి ఇక్కడ ఆర్తోగోనాలిటీ ముఖ్యం ఇప్పుడు నేను వేరేదాన్ని ఉపయోగించబోతున్నాను మరియు అది సంపూర్ణత కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేయబోతున్నాను ∞ నుండి ∞ వరకు dxపై ఇంటిగ్రేట్ చేస్తాము ఇక్కడ niddx ఉంది నేను ఇంటిగ్రల్ యొక్క అంతర్గత భాగాన్ని ఈ విదంగా రాయబోతున్నాను ∞x xdxxnx డెల్టా ఫంక్షన్ కారణంగా దీని విలువ ఏమీ లేదు కానీ xnx అవుతుంది కానీ నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నేను మళ్లీ పరిమాణం పరంగా సంపూర్ణతను ఉపయోగించి x xఅనిరాయగలను రెండవ పదం అదే విధంగా ఉంటుంది ∞dxmx ∞x xdxidnxdx నేను ఈ ఎడమ చేతి వైపు మాత్రమే రాస్తున్నాను కాబట్టి ఇది మళ్లీ నా ఎడమ చేతి వైపు ఎందుకంటే డెల్టా ఫంక్షన్ కారణంగా రెండవ ఇంటిగ్రల్లో ఈ పదం ఏమీ లేదు కానీ idndx అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేసినది ఇదే నేను సంపూర్ణతను ఉపయోగించబోతున్నాను కాబట్టి ఈ ఎడమ చేతి వైపు మళ్ళీరాస్తాను కాబట్టి మనం మొత్తం విషయం మళ్ళీ చేయవచ్చు ఇక్కడ నాకు ∫dx middx ∫δx xdxxnx ∫dx m ఇంటిగ్రేషన్ ఉంది ఇదంతా ∞ నుండి వరకు ఉంది ఇది కూడా ∞ నుండి వరకు ఉంది ∞ నుండి వరకు ఉంది ∞ నుండి వరకు x xdxidnxdx అది నా ఎడమ వైపు మరియు ఇప్పుడు సంపూర్ణతను ఉపయోగించి x xని సమ్మేషన్ nxmx గా రాస్తాము నేను దీన్ని డెల్టా ఫంక్షన్కి ప్రత్యామ్నాయం చేయబోతున్నాను కాబట్టి ఎడమ వైపు ఇప్పుడు ∞dx m అవుతుంది అది చాలా జాగ్రత్తగా రాయాలి ఈ వేరియబుల్ లోపల x ఉంది iddx ఇంటిగ్రేషన్ ∞ నుండి వరకు నేను m మరియు n లను ఉపయోగిస్తున్నందున నేను సూచికను మార్చనివ్వండి పైగా సమ్మషన్ ఉంది కాబట్టి నేను దీన్ని n l గా రాయబోతున్నాను కాబట్టి నేను బయట lని రాయగలను ఎందుకంటే ఇంటిగ్రేషన్ లోపల అది నిజంగా పట్టింపు లేదు మరియు నేను lxxnx అని రాయబోతున్నాను అది రెండవ పదానికి మొదటి పదం నేను మళ్ళీరాయబోతున్నాను l ∞dxnx ∞dx నేను x సూచికను lలోపల ఉంచబోతున్నాను కాబట్టి lxidnxdx మరియు ఇక్కడ నేను l పొందాను ఇప్పుడు కొన్ని బ్రాకెట్లను ఉంచుతాను కాబట్టి ఆ పదాలను గుర్తించడం సులభం నేను ఇక్కడ ఒక బ్రాకెట్ను ఉంచుతాను రెండవ టర్మ్లో ఒక బ్రాకెట్ను ఇక్కడ ఉంచుతాను మరియు రెండవ పూర్ణాంకం కోసం రెండవది ఇక్కడ ఉంచుతాను ఈ మొదటి పదం m మరియు l సూచికలతో కూడిన మాతృక మూలకం వలె ఉంటుంది ఈ పదం కూడా l మరియు n సూచికలతో మాతృక మూలకం ఇది m మరియు l సూచికలతో కూడిన మాతృక మూలకం ఇది l మరియు n సూచికలతో కూడిన మాతృక మూలకం నాకు lపై సమ్మషన్ ఉంది మరియు నేను ఈ మొత్తాన్ని పెద్ద బ్రాకెట్లో ఉంచుతాను మరియు నేను మొదటి ఇంటిగ్రల్ ∞dx midldxని కలిగి ఉన్నాను రెండవది ∞dx కానీ ఇవి డమ్మీ వేరియబుల్ కాబట్టి నేను దీన్ని ఇప్పటికీ dx lxxnx ∞dx mxxl మరియు ∞dx lx idndx పెద్ద బ్రాకెట్ రాయగలను మరియు ఇవన్నీ imn కి సమానం

ఇప్పుడు మనం xml ని ∞mxx lxdx మరియు pml ∞mxidldxdx ని గుర్తిస్తే మనందానిని ఇలా గుర్తిస్తాము ఇది బ్రాకెట్లోని l పై సమ్మషన్ ఈ విలువగా వ్రాయగలము నాకు pml సెకండ్ టర్మ్ xln మైనస్ ఉంది నేను xmlpln imn ని పొందుతాను మరియు ఇది మ్యాట్రిక్స్ మెకానిక్స్ క్వాంటం కండిషన్ కాబట్టి మీరు 2 ఫార్మలిజం సమానమైనది కావాలనుకుంటే వేవ్ ఫంక్షన్ను చాలా ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించి క్వాంటం మెకానిక్స్కు హైసెన్బర్గ్ యొక్క విధానం యొక్క మాతృక మూలకాలను నిర్వచించడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంది మరియు ఆ విధానం ఇప్పుడు ఆపరేటర్ల పరంగా వ్రాస్తాను కాబట్టి హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ సిద్ధాంతం యొక్క సమానత్వాన్ని కలిగి ఉండటానికి pmn మరియు xmn అనేవి తరంగ ఫంక్షన్ల ద్వారా నిర్వచించబడ్డాయి x కి గుణకారాన్ని లేదా p కి అవకలన ఆపరేటర్లని ఉపయోగించి నిర్వచించబడతాయి కాబట్టి నేను ఆపరేటర్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నాను వీటిని ఆపరేటర్లు అంటారు కాబట్టి pml కోసం మరియు ఇది ఇంటిగ్రేషన్ mకి సమానం అయితే నేను p ఆపరేటర్ని వర్తింపజేస్తాను కొన్నిసార్లు ఇది పైన ldx పై టోపీతోరాయబడుతుంది ఇక్కడ p ఆపరేటర్ iddx xml ∫ m xహ్యాట్ ldx నేను ఆపరేటర్ని కలిగి ఉన్నాను ఇక్కడ x ఆపరేటర్ అనేది x మాత్రమే దానితో గుణించండి p2 మరియు x2 సంగతి ఏమిటి కాబట్టి హైసెన్బర్గ్ యొక్క మెకానిక్స్ xmn2lxmlxln ఇప్పుడు చూద్దాం ఇది l∫mxxldx∫nxxnxdx వలె ఉంటుంది మరియు నేను దీన్ని∫nxxdx అని రాయగలను l lxlx నేనుxn పై సమ్మషన్ని ఉపయోగిస్తాను ఆపై xnxdx ఉంది ఇది δx x కాబట్టి ఇది ∫mx2ndx అవుతుంది కాబట్టి x2 ఆపరేటర్ అనేది x2 అవుతుంది కాబట్టి మనం xmn2 ని లెక్కించాలనుకుంటే ఇది mxx2ndx యొక్క చతురస్రం p2 గురించి చూద్దాం mn2 ∞mxi dldx ∞lxidndx ఇది అన్ని ప్రైమ్ లు dx దీనిని l పై సమ్మేషన్ చేయగలము ఎందుకంటే మొదటి పదం pml మరియు ఇది pln కాబట్టి మాతృక గుణకారం నియమం ప్రకారం ఇది ఏమిటి మరియు ఇది మళ్లీ నేను ∞mxiddxఆపరేటింగ్ llxlx అని రాయగలను ddx xపై పని చేయనందున నేను దీన్ని ఇలారాయగలను అక్కడ ఉంది xపై ఇంటిగ్రేషన్ ఉంది ఆపై idnxdxdxఉంది కానీ మళ్లీ ఈ పదం δx x అందువలన ఈ మొత్తం విషయం ∞mx 2d2dx2dx అవుతుంది కాబట్టి pmn2 కోసం నేనుlpmlpln చేసాను మరియు ఇది నేను ∫midlxdx అనిరాసాను మరియు ఇది ∞lxidn dx ఇది అన్ని ప్రైమ్ dx అప్పుడు నేను దీనికి సమానం అని చూపించడానికి ఆర్తోగోనాలిటీ షరతును ఉపయోగిస్తాను∫mx 2d2dx2ndx కాబట్టి ఇది p2 ఆపరేటర్ మరియు p2 ఆపరేటర్ p p ఆపరేటర్ కాబట్టి నేను p2ని లెక్కించాలనుకుంటే ఇక్కడ నిజంగా మ్యాట్రిక్స్ నియమం అవసరం లేదు ఇది 2d2dx2ndx అయిన mxp2 ఆపరేటర్కి సమానమని నేను రాయగలను కాబట్టి విషయాలు చాలా తేలికగా ఎలా మారతాయో మీరు చూస్తారు నేను నిజంగా మ్యాట్రిక్స్ గుణకారం చేయనవసరం లేదు మరియు నేను ఈ ఆపరేషన్లను చేయగలను నేను దేనికైనా ఆపరేటర్లను తయారు చేయగలను వారు ఆపరేటర్లను గుణిస్తారు మరియు మీకు సమాధానం వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు ష్రోడింగర్ పిక్చర్తో హైసెన్బర్గ్ పిక్చర్కి సమానత్వాన్ని చేస్తుంది ఇక్కడ ఇప్పుడు వేవ్ ఫంక్షన్ను ఏర్పరుస్తుంది సంబంధిత ఆపరేటర్లను వర్తింపజేయడం ద్వారా నేను మ్యాట్రిక్స్ మూలకాలను సంగ్రహిస్తాను అది చూద్దాం కాబట్టి ప్రశ్న ఇప్పుడు నాకు ప్రశ్న ఉంది x ఒకదానిని x తో గుణించడంలో ప్రత్యేకించి అర్ధమేనా కాబట్టి నేను xని లెక్కించాలనుకుంటే నేను వేవ్ ఫంక్షన్కు బర్న్ ఇంటర్ప్రెటేషన్ని ఇచ్చినప్పుడు తదుపరి ఉపన్యాసంలో స్పష్టంగా వివరిస్తాను xతో గుణించాను కానీ అవకలన ఆపరేటర్ iddx కొంచెం మొమెంటం ఇస్తుంది అయితే అది అర్ధవంతంగా ఉందో లేదో చూద్దాం రీకాల్ చేయండి మొమెంటం p వేవ్ లెంగ్త్తో కదులుతున్న కణం కోసం hp k 2π 2πhp p వేవ్ ఫంక్షన్ స్టాటిక్ భాగం x eikx ఇది p మరియు వేవ్ ఫంక్షన్లోని స్టాటిక్ భాగంeikxx ఇది స్థిర మొమెంటం కోసం ఇప్పుడు p ఆపరేటర్ని వర్తింపజేద్దాం ψ మరియు అది ఏమి ఇస్తుందో చూడండి కాబట్టి నేను popψ చేసినప్పుడు అది నాకు iddx eikx ఇస్తుంది మరియు అది నాకు k eikxని ఇస్తుంది కాబట్టి ఈ సందర్భంలో కణం స్వచ్ఛమైన మొమెంటం p కలిగి ఉన్నప్పుడు pop ని వర్తింపజేయడం వలన ఆ మొమెంటం ఇస్తుంది కాబట్టి pop నాకు మొమెంటంని ఇస్తుందని అర్ధమే అది ఏంటి అంటే ఇది వేవ్ ఫంక్షన్ నుండి సరైన మొమెంటంను సంగ్రహించే ఆపరేటర్ కాబట్టి సుమారుగా చెప్పాలంటే pop అనేది వేవ్ ఫంక్షన్ నుండి మొమెంటం ని గ్రహించగలము ష్రోడింగర్ ఫార్మలిజం ఏమిటంటే మీరు పరిమాణాన్ని సంగ్రహించాలనుకున్నప్పుడు దానికి సంబంధిత ఆపరేటర్ ఉండాలి అది వేవ్ ఫంక్షన్పై పనిచేస్తుంది మరియు మీరు ఖచ్చితంగా గ్రహించాలి అనుకుంటున్న దానిని ఇక్కడ యాదృచ్ఛికంగా ఆ పరిమాణాన్ని మీకు అందిస్తుంది కాబట్టి ఇది ఒక మొమెంటం ఐగెన్ స్థితి ఆపరేటర్ యొక్క ఐగెన్ విలువతో మనందానిని కొద్దిగా భిన్నంగా పరిశీలిస్తాము ష్రోడింగర్ సమీకరణం 22md2dx2 ఆపరేటింగ్ nVxnEnn ఈ ఆపరేటర్ అంటే 12m 2d2dx2nVxn అని మనంచెప్పాము ఇప్పుడు మీరు Vని బహుపది లేదా మరేదైనా గా రాయవచ్చు మరియు అది కూడా nపై పనిచేసే ఆపరేటర్ లాగా ఉంటుందని మనంచూశాము ఇది ఆపరేటర్ భాషలో Ennకి సమానం ఇది p2గా మారుతుంది కాబట్టి ఇది p22mV అవుతుంది ఇది n పై పనిచేసే గుణకార ఆపరేటర్ నాకు Enn ఇస్తుంది మరియు ఇది ఏమిటిp22mVx ఇదిఎనర్జీకి ఆపరేటర్ లాంటిది వేవ్ ఫంక్షన్పై పనిచేసేఎనర్జీ కోసం ఆపరేటర్ నాకు ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఇది p ని iddx అనిరాయడం ప్రారంభించింది అకస్మాత్తుగా రెండు సందర్భాల్లో ఇది నాకు eikx p లో eikx p నటనకు సరైన సమాధానం ఇచ్చింది మరియు నాకు నిజమైన మొమెంటం eikxని ఇచ్చింది మరియు n పై n p22mVx నాకు ఎనర్జీ ని ఇచ్చింది కాబట్టిఎనర్జీ కోసం ఈ ఆపరేటర్ను హామిల్టోనియన్ అని పిలుస్తారు మరియు ఈ కోర్సులో ఇది పరిచయ కోర్సు నేను దీన్ని హామిల్టోనియన్ అని ఎందుకు పిలుస్తాను అనే వివరాలలోకి వెళ్లడం లేదు కానీ ఇది హామిల్టోనియన్ ఆపరేటర్ కాబట్టి హామిల్టోనియన్ ఎనర్జీ కోసం ఆపరేటర్ ఇది n మరియు ఐగెన్ ఫంక్షన్పై పనిచేస్తుంది మరియు మీకు En ని ఇస్తుంది కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి నేను హైసెన్బర్గ్ మరియు ష్రోడింగర్ చిత్రాల కోసం తులనాత్మక పట్టికను తయారు చేయనివ్వండి కాబట్టి హైసెన్బర్గ్ చిత్రంలో హైసెన్బర్గ్ ష్రోడింగర్ పట్టికను రూపొందించడం ద్వారా నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను ష్రోడింగర్ పిక్చర్ పార్టికల్లోని మాత్రికల ద్వారా x మరియు p ప్రాతినిధ్యం వహిస్తాయి దానితో వేవ్ ఫంక్షన్ అని పిలువబడే వేవ్ ఉంది xαβ లేదా xmn మరియు pαβ సంగ్రహించబడ్డాయి లేదా నేను ఆపరేటర్లను ఉపయోగించకుండా నిర్మించిన వాటిని ఉపయోగిస్తాను కాబట్టి ఇక్కడ మాత్రికలు ఉంటే మీరు ఫంక్షన్పై ఆపరేటర్ను వర్తింపజేయాలి ఇప్పుడు ఇక్కడ చలన సమీకరణం క్లాసికల్గా ఉంది తప్ప ఇప్పుడు ఇది మాత్రికల పరంగా రాయబడింది ఇక్కడ తరంగ సమీకరణం ఇక్కడ క్వాంటం షరతు px xpi ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మళ్లీ ఇక్కడ నేను తరంగ సమీకరణాన్నిరాస్తాను మరియు pmn∫middx ndx గా ఇవ్వబడింది xmn ∫mxndx ఇక్కడ స్టేషనరీ వ్యవస్థలు లేదా సాంప్రదాయిక వ్యవస్థల ఎనర్జీ వికర్ణ మాతృక మీరు గతంలో హార్మోనిక్ ఓసిలేటర్ కోసం చేసారు అయితే వీటన్నింటి ద్వారా చివరకు హార్మోనిక్ ఓసిలేటర్ E కోసంఎనర్జీ n12 ℏω గా వస్తుంది మరియు ఇక్కడ కూడా మనం ఈ ఎనర్జీ ని పరిష్కరించాము E n12ℏω గా వస్తుంది మరియు రెండూ సమానం కాబట్టి ఈ ముగింపు తర్వాత డయాగ్నల్ టర్మ్ ల గురించి నేను మీకు ఒక ప్రశ్నను అడుగుతున్నాను ఉదాహరణకు xnnఇది ∫nxxndx అంటే ∫nx2xdx మరియు pnn ఇది ∫nxiddx ndx ఈ పదాలను నేను ఇంకా వివరించలేదు వాటి అర్థం ఏమిటో ప్రస్తావించలేదు మరియు మనం n స్క్వేర్ యొక్క వివరణను చర్చించినప్పుడు తదుపరి ఉపన్యాసంలో దీనిని పరిష్కరిస్తాము కాబట్టి ఈ ఉపన్యాసంలో నేను ఆ ప్రశ్నను మీకు వదిలేస్తాను